కాబట్టి VLSI చిప్లో రౌటింగ్ నెట్స్కు సంబంధించి గడియారం మరియు పవర్ నెట్స్లో చాలా విభిన్న లక్షణాలు ఉన్నాయని మేము ఇంతకు ముందే చెప్పాము గడియారం కోసం ప్రధాన అవసరం వక్రీకరణను సమతుల్యం చేయడం బహుళ పాయింట్ల వద్దకు వచ్చే గడియార సంకేతాలు దాదాపు ఒకే సమయంలో రావాలి అవి సంబంధించినవి అయ్యి ఉండాలి అవి సంబంధం లేనివి అయితే నేను నిజంగా పట్టించుకోను కాబట్టి క్లాక్ నెట్ పెద్ద సంఖ్యలో టెర్మినల్ పాయింట్లను కలిగి ఉంది గ్రౌండ్ లేదా పవర్ నెట్ విషయంలో కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి మీరు చిప్స్ అంతటా VDD మరియు గ్రౌండ్ సిగ్నల్ను పంపిణీ చేస్తున్నప్పుడు గడియారంతో ఒక సారూప్యత ఉంది టెర్మినల్ పాయింట్లు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి మీరు ఈ ప్రామాణిక సెల్ రకమైన లేఅవుట్ను పరిగణనలోకి తీసుకుంటే మీ రూపకల్పనలో మీరు చేర్చిన ప్రతి ప్రామాణిక సెల్ వాటికి శక్తి మరియు గ్రౌండ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు వాటన్నిటికీ శక్తిని మరియు గ్రౌండ్ అందివ్వాలి కాని క్లాక్డ్ రౌటింగ్ నుండి తేడా ఉంది క్లాక్డ్ రౌటింగ్లో సమస్య వక్రీకరణ వక్రీకరణ కనిష్టీకరణ యొక్క సమీకరణ గడియారం దాదాపు ఒకే సమయంలో రావాలి అయితే శక్తి మరియు గ్రౌండ్ లో అవసరం భిన్నంగా ఉంటుంది కాబట్టి సిగ్నలింగ్ లేదు నేను VDD మరియు గ్రౌండ్ లైన్లలో స్థిరమైన వోల్టేజ్ను వర్తింపజేస్తున్నాను కాబట్టి నేను నడుపుతున్న సర్క్యూట్ల ద్వారా ఏ కరెంట్ డ్రా అయినా నా విద్యుత్ లైన్లు లేదా ట్రాక్లు అవసరమైన శక్తిని నడపడానికి తగినంత వెడల్పుగా ఉండేలా చూడాలి నాకు అధిక శక్తి అవసరమైతే నేను ట్రాక్లను విస్తృతంగా చేస్తాను నాకు ఆ అధిక శక్తి అవసరం లేకపోతే పవర్ రౌటింగ్లో నేను ఇరుకైనదిగా మరియు గడియారం వలె చేయగలను పవర్ రౌటింగ్ కూడా తరచుగా ఒక పొర నుండి మరొక పొరకు వెళ్లడానికి ఇష్టపడదు కాబట్టి వైర్ కనెక్షన్లు మీకు అవసరమైన చోట వాటిని మాత్రమే వాడండి మీరు ఉపయోగించని మిగిలినవి మరియు మరలా చాలా కనెక్షన్లు ప్లానర్ పద్ధతిలో ఒకే పొరలో ఉండాలి ఎందుకంటే మేము పొరలను దాటినప్పుడు మీ జాప్యం లేదా ఇతర పారాసిటిక్స్పైకి వెళ్తాయి విద్యుత్ సరఫరా మార్గంలో నాయిస్ పెరుగుతుంది మీకు కొంత నాయిస్ కూడా వస్తుంది అలాంటి వాటిని మీరు తగ్గించవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసంలో మేము శక్తి మరియు గ్రౌండ్ రూటింగ్ గురించి మాట్లాడుతాము కాబట్టి ప్రాథమిక సమస్య నేను ఇప్పటికే మాట్లాడాను కాబట్టి మీరు VLSI చిప్లో లేఅవుట్ చేయాలనుకుంటున్న డిజైన్లోని దాదాపు అన్ని బ్లాక్లకు శక్తి మరియు గ్రౌండ్ కనెక్షన్లు అవసరం కాబట్టి శక్తి మరియు గ్రౌండ్ పిన్స్ చిప్లో మాత్రమే ఉన్నాయి అక్కడ ప్రతిచోటా ఉన్నాయి మరియు నేను ఇప్పుడు మాట్లాడిన కారణాల వల్ల అవి సాధారణంగా ఒకే పొరపై మరియు లోహపు పొరపై వేయబడతాయి ఇతర పొరలపై ఎందుకు కాదు లోహ పొర యొక్క రెసిస్టివిటీ చాలా బాగుంది కాబట్టి దాని నిరోధకత తక్కువగా ఉంటుంది తద్వారా సిగ్నల్ క్షీణత ఇతర విషయాలు చాలా తక్కువగా ఉంటాయి ఇది పెద్ద ప్రవాహాలను కూడా తీసుకువెళుతుంది అందుకే అన్ని పవర్ నెట్వర్క్లు లోహ పొరపై వేయబడతాయి నిరోధకత చిన్నది మరియు ప్లానర్ సింగిల్ లేయర్ అమలు కోసం మనం ఏమైనా చేసినా వైర్ కనెక్షన్ను కనిష్టీకరించడానికి ప్రయత్నిస్తాము అది చాలా అవసరం ఐతే తప్ప కాబట్టి VDD మరియు పవర్ రౌటింగ్ కోసం గడియారం వలె మనకు రెండు దశలు అవసరం కాబట్టి గడియారంలో మీరు మీ రెండు దశలను గుర్తుచేసుకుంటే మొదట ఒక గడియారపు చెట్టును రూపకల్పన చేసి గడియారపు చెట్టును వాస్తవ టెర్మినల్స్కు పంపిణీ చేస్తారు అయితే శక్తి మరియు గ్రౌండ్ రౌటింగ్ కోసం ఈ రెండు దశలు వాస్తవానికి మొదటి దశ సమానంగా ఉంటుంది మీరు ఒక రకమైన టోపోలాజీని నిర్మించడానికి ప్రయత్నిస్తారు అది మీకు విద్యుత్ లైన్లు అవసరమైతే అన్ని పాయింట్లకు కనెక్షన్ చేస్తుంది రెండవది మీరు డ్రైవింగ్ చేస్తున్న బ్లాక్లను బట్టి మరియు వాటి ప్రస్తుత అవసరాలు బట్టి మీరు వైర్ల యొక్క వివిధ విభాగాల యొక్క వెడల్పులను నిర్ణయిస్తాయి ఇది పవర్ రౌటింగ్ కు చాలా ముఖ్యం ఉదాహరణకు నేను చెప్పినట్లుగా పవర్ కోసం మీ లైన్ ఇలా ఉండవచ్చు చాలా మందపాటి గీతతో ప్రారంభించండి అక్కడ నుండి మీరు మీ శక్తిని రెండు వేర్వేరు పంక్తులకు ఇస్తారు ఇది సన్నగా ఉంటుంది ఇలాంటిదే అక్కడ నుండి మీరు మూడు వేర్వేరు పాయింట్లకు ఇస్తారు ఇది మరింత సన్నగా ఉంటుంది కాబట్టి మొత్తం ప్రస్తుత డ్రైవింగ్ అవసరాలను బట్టి పంక్తుల వెడల్పు మారుతుంది కాబట్టి ఇది ఇలా కనిపిస్తుంది కాబట్టి పవర్ మరియు గ్రౌండ్ రౌటింగ్ కోసం ఒకటి శక్తికి మరియు మరొకటి గ్రౌండ్ కి మీకు రెండు ఇంటర్ కనెక్షన్ చెట్టు అవసరం స్పష్టంగా ఇంటర్సెక్షన్ నాన్ ఇంటర్సెక్షన్ ఉంటుంది ఎందుకంటే VDD కి మరియు గ్రౌండ్ కి నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఏదైనా నిర్దిష్ట శాఖలోని చెట్ల వెడల్పులు అది గీయాలని భావిస్తున్న మొత్తం కరెంట్కు అనులోమానుపాతంలో ఉండాలి కాబట్టి చెట్టు యొక్క మూలం నుండి వెడల్పులు విస్తృతంగా ఉంటాయి కానీ మీరు ఆకు వైపు వెళ్ళేటప్పుడు తీగలు సన్నగా మారుతాయి కాబట్టి మేము విస్తృతంగా రెండు విధానాల గురించి మాట్లాడుతాము మొదటి విధానాన్ని గ్రిడ్ నిర్మాణం అని సూచిస్తారు కాబట్టి గ్రిడ్ నిర్మాణం ఏమి చెబుతుంది VDD మరియు గ్రౌండ్ రెండింటికీ క్షితిజ సమాంతర వైర్ల యొక్క అనేక వరుసలు లోహ పొరపై ఒకదానికొకటి సమాంతరంగా నడుస్తాయి నిలువు తీగలు మరొక పొరలో నడుస్తాయి మరియు క్షితిజ సమాంతర తీగలను కలుపుతాయి బ్లాక్ సమీప VDD మరియు గ్రౌండ్కి కలుపుతుంది ఈ గ్రిడ్ నిర్మాణం ప్రామాణిక సెల్ రకమైన డిజైన్లకు చాలా అనుకూలంగా ఉందని చూడండి ఈ ప్రామాణిక సెల్ డిజైన్ను గుర్తుకు తెచ్చుకుందాం తద్వారా మీకు ఇది ఎందుకు అవసరమో మీరు గుర్తిస్తారు కాబట్టి నేను ఈ ప్రామాణిక సెల్ యొక్క కొన్ని వరుసలను ఒక సాధారణ రూపకల్పనలో చూపిస్తున్నాను కాబట్టి నేను 3 ప్రామాణిక సెల్ వరుసలను చూపిస్తున్నాను ఇప్పుడు మీరు గుర్తుచేసుకున్నారు మీరు ఒక నిర్దిష్ట ప్రామాణిక కణంలో ఉంచినప్పుడల్లా కణానికి ఒక నిర్దిష్ట లక్షణం ఉంది దాని VDD ఎక్కడో పైభాగంలో నడుస్తుంది గ్రౌండ్ లైన్ దిగువ ఎక్కడో నడుస్తుంది మరియు అన్ని కణాలలో వాటి సాపేక్ష స్థానాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి దీని అర్థం ఏమిటి మీరు కొన్ని కణాలను అడ్డు వరుసలలో ఉంచారని అనుకుందాం కాబట్టి ఇక్కడ కూడా మీరు కొన్ని కణాలను ఉంచారు ఇక్కడ కూడా మీరు కొన్ని కణాలను ఉంచారు ఇప్పుడు మీరు చూసే ఈ VDD మరియు గ్రౌండ్ లైన్స్ అవి పక్కపక్కనే ఉంచినందున అవి ఒకదానికొకటి తాకుతాయి కాబట్టి కణాల అంతటా సమాంతర రౌటింగ్ కోసం ఇది ఇప్పటికే పూర్తయింది కాబట్టి మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఇది నిరంతర రేఖ లాంటిది కాబట్టి ఈ VDD మరియు గ్రౌండ్ లైన్లు ఇప్పటికే అడ్డంగా అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి మీరు వాటిని బయటకు తీస్తే ఇవన్నీ లోహ పొరలపై నడుస్తున్నాయి కాబట్టి మీరు ఏమి చేయవచ్చు మీరు మరొక పొరను ఉపయోగించవచ్చు కాబట్టి నేను దానిని వేరే రంగులో చూపిస్తున్నాను రెండూ మెటల్ పొరలుగా ఉంటాయి మరియు ఇది వైర్ కనెక్షన్ అవుతుంది ఇక్కడ మీరు వైర్ కనెక్షన్లను నివారించలేరు ఇది మీ VDD కనెక్షన్ అవుతుంది ఇది మీ గ్రౌండ్ కనెక్షన్ అవుతుంది కాబట్టి ఒక పొరలో మీరు VDD ను నడుపుతారు మరియు గ్రౌండ్ కనెక్షన్ నిలువుగా మరియు మరొక లోహ పొరలో చెప్పండి కాబట్టి కణాల అంతటా ఉన్న లోహ పొరలన్నీ అవి అడ్డంగా నడుస్తాయి అవి వైర్ కనెక్షన్ను నిలువు వరుసలతో అనుసంధానిస్తాయి మరియు ప్రామాణిక సెల్ డిజైన్ విషయంలో లేఅవుట్ చాలా రెగ్యులర్గా ఉంటుందని మీరు చూడవచ్చు ఇది ఇలా కనిపిస్తుంది కుడి ఇక మనం ముందుకు వెళ్దాం ఇక్కడ నేను ఇలాంటివి చూపించాను ఇది నేను ఇక్కడ చూపిస్తున్న రెండు సమాంతర VDD మరియు గ్రౌండ్ అవి ఒకే స్థలం నుండి వస్తున్నాయని నేను రేఖాచిత్రంలో చూపించాను కానీ మీరు బదులుగా ఇలా కూడా చేయవచ్చు నేను వాటిని ఒక వైపు నుండి కనెక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటి నుండి ఇక్కడ చూడండి కాబట్టి నాకు మరొక పొర అవసరం మరియు నాకు వైర్ కనెక్షన్ అవసరం కానీ నేను ఒక వైపు నుండి VDD ని మరియు మరొక వైపు నుండి భూమిని అందిస్తే నాకు ఇలాంటి కనెక్షన్ అవసరమా అప్పుడు నాకు ఈ ప్రత్యేక పొర అవసరం లేదు కాబట్టి ఈ రేఖాచిత్రంలో చూపిన విధంగా నేను ఒకే పొరలో చేయగలను VDD కనెక్షన్లు ఇవన్నీ ఈ ఎడమ నిలువు పొరతో అనుసంధానించబడి ఉన్నాయని మీరు చూస్తారు మరియు భూమి కనెక్షన్ ఈ నిలువు పొరతో అనుసంధానించబడి ఉంటుంది మరియు క్షితిజ సమాంతర కనెక్షన్లు సాధారణంగా 4 లోహంలో ఉంటాయి 4 లేదా 5 లో ఏమైనా మరియు కొన్ని ప్రదేశాలలో మీకు అవసరమైతే మీరు కొన్ని అదనపు నిలువు కనెక్షన్లను కూడా జోడించవచ్చు అవి వేర్వేరు విద్యుత్ సరఫరా పాయింట్లలోని అవరోధాలు తగ్గించే విధంగా కానీ ఇది ఐచ్ఛికం కానీ ప్రాథమిక కాన్సెప్ట్ నేను మీకు చెప్పాను మీరు దీన్ని ఇలా అందించవచ్చు మరియు ఎడమ వైపున ఉన్న బిందువులలో వైర్లు మందంగా ఉన్నట్లు మీరు చూడవచ్చు కాని మేము కణాలకు డ్రైవ్ చేస్తున్నప్పుడు అది సన్నగా మారింది కాబట్టి వైర్ సైజింగ్ ఉంది కాబట్టి గ్రిడ్ వంటి నిర్మాణం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇదే విధమైన మరొక విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఏదైతే ప్రామాణిక కణానికి అవసరం లేని కొంచెం సాధారణ సందర్భంలో ఉపయోగించబడుతోందో మీరు చిప్ యొక్క మొత్తం కోర్ను చుట్టే రింగ్ను సృష్టించవచ్చు దీనిపై ఉన్నట్లుగా చుట్టుపక్కల ఉన్న మొత్తాన్ని రింగ్ అంటారు మీరు చిప్ చుట్టూ రింగ్ను నిర్వచించారు ఆపై మీరు రింగ్కు I O ప్యాడ్లను కనెక్ట్ చేస్తారు కాబట్టి అన్ని I O ప్యాడ్లు అవి రింగ్కు అనుసంధానించబడి ఉంటాయి I O ప్యాడ్లు VDD లేదా గ్రౌండ్ కనెక్షన్లకు అందిస్తాయి అవన్నీ రింగ్కు అనుసంధానించబడి ఆపై మెష్ను సృష్టిస్తాయి కాబట్టి చిప్ లోపల మీరు గడియారపు మెష్ లాగా పవర్ మెష్ ను సృష్టిస్తారు ఇందులో చారల సమితి ఉంటుంది పిచ్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పొరలలో ఖాళీ నిర్వచించిన అంతరాలు కాబట్టి ఇక్కడ వీటిలో ప్రతి ఒక్కటి ఇవి చారలు మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ పొరలలో ఇటువంటి లోహ చారలను సృష్టిస్తారు తద్వారా లోహ కనెక్షన్లు అందుబాటులో ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ పొరలలో విద్యుత్ కనెక్షన్లు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు ఒకటి కంటే ఎక్కువ పొరలలో ఈ కనెక్షన్లు అందుబాటులో ఉండాలి కాబట్టి మెష్కు తదనుగుణంగా పట్టాలు చేయబడతాయి ఇక్కడ చూపబడిన నిలువు వరుసలు ఇవి కొన్ని లోహ పొరలపై సృష్టించబడతాయి మరియు లోహ పొరలు మెష్కు అనుసంధానించబడి ఉంటాయి ఇలాంటివి మీరు విద్యుత్ లైన్ల మెష్ మరియు అదేవిధంగా గ్రౌండ్ లైన్లను కూడా సృష్టిస్తారు మరియు అవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోహ పొరలలో లభిస్తాయి తద్వారా మీకు అవసరమైన చోట బ్లాకులలో మీరు ఈ పొరలలో ఒకదాని నుండి తీసుకోవచ్చు కాబట్టి ఆలోచన ఇలాంటిది మరియు మీరు చేసిన కొన్ని నమూనాలు కాబట్టి కొన్ని మెటల్ పొరలు ఈ బ్లాక్ లాగా వేరు చేయబడ్డాయి నేను చూపిస్తున్నాను కాబట్టి మెటల్ 4 మెటల్ 6 మెటల్ 8 చాలా మెటలైజేషన్ కాబట్టి మీరు ఏ రకమైన కనెక్షన్ను ఉపయోగిస్తున్నారో దాని బట్టి అక్కడ వెడల్పు ఉంటుంది వాటి విభజన ప్రతిదీ భిన్నంగా ఉంటుంది VLSI కల్పనలకు ఒక విషయం నిజం మీరు పొరలలో పైకి క్రిందికి కదులుతున్నప్పుడు మీ పంక్తుల వెడల్పు మందంగా మరియు మరింత మందంగా విస్తృతంగా మరియు మరింత విస్తృతంగా మారుతుంది కాబట్టి పై పొరలలో ఒకదానిపై విద్యుత్ లైన్లను లేఅవుట్ చేయడం మంచిది ఎందుకంటే అవి ఏ సందర్భంలోనైనా మందంగా ఉంటాయి అవి ఎక్కువ ప్రవాహాలను మోయగలవు కాబట్టి ఇదే నేను మీకు చెప్పిన ప్రాథమిక ఆలోచన కాబట్టి ఈ రెండవ విధానం మనము ఇక్కడ పూర్తి కస్టమ్ డిజైన్ కోసం వర్తింపజేయమని చెప్పారు కాబట్టి నేను ఇప్పటికే నిలువు మరియు క్షితిజ సమాంతర కనెక్షన్ను ముందే ఏర్పాటు చేశానని అనుకోము అక్కడ నుండి నేను శక్తిని మరియు భూమిని తీసుకుంటాను నేను ఇక్కడ అవసరాలను బట్టి చెబుతున్నాను నాకు ఇలాంటి దృశ్యం ఉండవచ్చు నాకు బ్లాక్ ఉంది ఇది పూర్తి ఆచారం కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ VDD కనెక్షన్ అవసరం నాకు ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ అవసరం నాకు ఇక్కడ మరొక బ్లాక్ ఉందని అనుకుందాం కాబట్టి నాకు ఇక్కడ VDD కనెక్షన్ అవసరం నాకు ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ అవసరం కాబట్టి నాకు ఇక్కడ కూడా గ్రౌండ్ కనెక్షన్ అవసరం అదేవిధంగా నేను ఇక్కడ మరొక బ్లాక్ను కలిగి ఉండగలను ఇక్కడ VDD ఇక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇప్పుడు అవసరం ఏమిటంటే చేతిలో ఉన్న నా అసలు సమస్యను బట్టి చెట్టును నిర్మించనివ్వండి తరువాత VDD ఎక్కడ ఉంది VDD కోసం నేను కనెక్ట్ చేయవలసిన 3 పాయింట్ ఇది మరియు ఇవి భూమి కోసం నేను కనెక్ట్ చేయవలసిన 4 పాయింట్లు కాబట్టి ఈ రెండింటి కోసం రెండు వ్యతిరేక దిశ నుండి కదిలే రెండు చెట్లను ప్రయత్నిద్దాం వీటిని ఇంటర్ డిజిట్ చెట్లు అంటారు మరియు మీరు దీన్ని క్రమపద్ధతిలో చేయగలిగితే మీకు శక్తి మరియు భూమి యొక్క లేఅవుట్ లభిస్తుంది ఒకే పొరపై పంక్తులు మరియు మీరు దీన్ని చేసిన తర్వాత మీరు పరిమాణాన్ని పరిగణించవచ్చు మీరు వేర్వేరు బ్లాకుల ప్రస్తుత అవసరాలను విశ్లేషించవచ్చు మీరు వేర్వేరు వైర్ల వెడల్పును సరిగ్గా చెప్పవచ్చు కాబట్టి నా ఉద్దేశ్యం నెట్ VDD మరియు వాటిలో ఒకటి చిప్ యొక్క ఎడమ అంచు నుండి మొదలవుతుంది మరియు మరొకటి చిప్ యొక్క కుడి అంచు నుండి మొదలవుతుంది కొన్ని ఉదాహరణలు చూపిస్తాను కాబట్టి మీకు లభించే రౌటింగ్ ప్లానర్ మీరు దీన్ని ఒకే పొరలో చేయవచ్చు మరియు కొన్నిసార్లు మార్గం కోసం మీరు లీ లేదా లైన్ సెర్చ్ Lee's or line searchరకమైన అల్గోరిథంలు లేదా వాటి కలయికను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ వ్యూహం ఏమిటంటే మీరు ఎడమ భూమి నుండి ప్రారంభించే VDD ని చూస్తారు మేము కుడి నుండి ప్రారంభిస్తాము మొదట VDD చేద్దాం కాబట్టి ప్రారంభంలో కొన్ని బ్లాక్లు ఉన్నాయి చాలా వరకు రౌటింగ్ ప్రాంతాలు నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొదట్లో నేను లీని ఉపయోగించనివ్వండి మొదటి అల్గోరిథం లైన్ శోధన హైటవర్ యొక్క అల్గోరిథంHightower's algorithm ఉపయోగించబడుతుందని అనుకుందాము కాబట్టి నేను త్వరగా కొన్ని మార్గాలను పొందుతాను కాబట్టి VDD నెట్స్ను ఎలా కనెక్ట్ చేయాలి కాబట్టి నేను VDD నెట్స్ను కనెక్ట్ చేసిన తర్వాత కొన్ని పంక్తులు ఇప్పటికే వేయబడ్డాయి మరియు అవి నిరోధించబడ్డాయి మరొక వైపు నుండి ఇప్పుడు గ్రౌండ్ నెట్ వస్తుంది కాబట్టి కొన్నిసార్లు అలాంటి అల్గోరిథం ఒక మార్గాన్ని కనుగొనడంలో ఇబ్బంది పడవచ్చు ఎందుకంటే కొన్ని మార్గాలు నిరోధించబడవచ్చు కాబట్టి సంక్లిష్టమైన మార్గం అందుబాటులో ఉంటే దాన్ని కనుగొనడానికి ఇక్కడ మీరు అలాంటి అల్గోరిథంను ఉపయోగించవచ్చు ఎందుకంటే మీరు లీ యొక్క అల్గోరిథంLee's algorithm గుర్తుచేసుకుంటే ఎల్లప్పుడూ మార్గం కనుగొనబడుతుంది కాబట్టి అవసరమైనప్పుడు గ్రౌండ్ నెట్ కోసం మీరు లీ యొక్క అల్గోరిథంను ఉపయోగించవచ్చు అది సరైన మార్గంలో ఉంటే మీకు మార్గం హామీ ఇస్తుంది కాబట్టి ఇది ప్రాథమిక వ్యూహం కాబట్టి ఈ దశలలో మీరు నెట్ యొక్క టోపోలాజీని ప్లానరైజ్ చేస్తారు లేయర్ అసైన్మెంట్ మీరు వాటిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోహ పొరలకు కేటాయించండి మరియు ప్రస్తుత అవసరాలను బట్టి నేను చెప్పినట్లుగా మీరు వేర్వేరు నెట్స్ విభాగాల వెడల్పును చెప్పారు కాబట్టి మనం ఎడమ నుండి రౌటింగ్ చేస్తున్నట్లు మరియు కుడి నుండి VDD అని చెప్పడానికి ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇది కొన్ని గ్రౌండ్ మరియు VDD అవసరాలతో ఐదు బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూడగలిగే విధంగా భూమిని మళ్ళించారు మరియు VDD నుండి చుక్కల రేఖ ద్వారా చూపబడిన రౌట్ VDD మరియు మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత మీరు ఈ పంక్తుల మందాన్ని పరిష్కరించవచ్చు ఈ పంక్తుల మందం వెడల్పును తదనుగుణంగా సెట్ చేయవచ్చు కాబట్టి మరొక ఉదాహరణ తీసుకుందాం వాస్తవానికి ఇదే ఉదాహరణ మీరు నెట్ను రౌట్ చేసినప్పుడల్లా గ్రౌండ్ నెట్ అని అనుకుందాము కాబట్టి అవసరం ఏమిటి ఈ 5 బ్లాకులలో కొన్ని గ్రౌండ్ పిన్స్ అందుబాటులో ఉన్నాయి మీకు కనెక్షన్ అవసరం అదేవిధంగా VDD కోసం నెట్ కోసం వారు కూడా ఈ 5 బ్లాక్లను కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకు నిజంగా అవసరం ఏమిటంటే గ్రాఫ్ సిద్ధాంతంలో హామిల్టోనియన్ మార్గం అని పిలుస్తారు కాబట్టి గ్రాఫ్స్లో హామిల్టోనియన్ మార్గం ఒక మార్గంగా నిర్వచించబడింది ఒక మార్గం అంటే అంచుల క్రమం హామిల్టోనియన్ మార్గం అంటే మీరు ఒక శీర్షంతో ప్రారంభించి అంచులను ఒక్కొక్కటిగా ప్రయాణించే విధంగా ఒక శీర్షం ఒక్కసారి మాత్రమే చేరుతాము మీరు ఒక శీర్షాన్ని రెండుసార్లు దాటరు కాబట్టి మీరు హామిల్టోనియన్ మార్గాన్ని పొందిన తర్వాత మీకు శక్తిని లేదా గ్రౌండ్ లైన్లను రౌటింగ్ చేయడానికి ఒక మార్గం ఉంది కాబట్టి ఇక్కడ మీరు హామిల్టోనియన్ మార్గాన్ని పొందిన తర్వాత మీరు ఈ హామిల్టోనియన్ మార్గానికి అనుగుణంగా కొన్ని క్షితిజ సమాంతర మరియు నిలువు భాగాలను పొందుపరుస్తారు కాబట్టి నీలం రంగుది ఒకటి గ్రౌండ్ లైన్కు అనుగుణంగా ఉంటుంది మరియు ఎరుపు రంగుది ఒకటి VDD రేఖకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా అన్నింటినీ ఒకే పొరలో ఉంచడం సాధ్యమవుతుంది కాబట్టి అవి వేర్వేరు రంగులలో చూపించినప్పటికీ ఎక్కడా కలవవు దువ్వెన లాంటి రెండు చెట్లు ఉన్నాయి వాటిని ఇంటర్ డిజిటెడ్ చెట్లు అంటారు అవి కలుస్తాయి కానీ అవి పక్కపక్కనే అమర్చుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు మరొక ఉదాహరణ ఉంది ఇక్కడ మీరు ఈ వైపు నుండి VDD ని చూడవచ్చు ఈ వైపు నుండి భూమి కాబట్టి అక్కడ మీరు చూడగలిగే VDD నెట్ మరియు మరొక వైపు నుండి గ్రౌండ్ నెట్ వస్తోంది కాబట్టి అదే విధంగా వారు మళ్లించబడతాయి కాబట్టి ఆలోచన ఇది మేము VDD మరియు గ్రౌండ్ రౌటింగ్ గురించి మాట్లాడేటప్పుడు రౌటబిలిటీ వంటి కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయని సాధ్యమైనంత ఒకే పొరపై రౌటింగ్ను పూర్తి చేయడానికి ప్రయత్నించి ఆపై వైర్ల యొక్క విభిన్న విభాగాల పరిమాణాన్ని మీరు చూస్తారు కాబట్టి శక్తి మరియు గ్రౌండ్ రౌటింగ్ కోసం ఇక్కడ సంగ్రహంగా చెప్పాలంటే వైర్ వెడల్పులకు సంబంధించి మనకు ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎందుకంటే విద్యుత్ సరఫరా వైర్లు తగినంత వెడల్పుగా లేకపోతే మీరు వైర్లు ద్వారా ఎక్కువ కరెంట్ను తీయడానికి ప్రయత్నిస్తారు ఇవి హై కర్రెంట్స్ తీయడానికి డిజైన్ చేయబడలేదు మరియు వైర్లలో కొంత శారీరక విచ్ఛిన్నం ఉండవచ్చు కాబట్టి మీకు వైర్ వెడల్పులు ఏకరీతిగా ఉండనవసరం లేని రౌటింగ్ అల్గోరిథం ఉంది ఇది గడియారాలు లేదా వైర్ వెడల్పు అన్నీ ఒకేలా ఉండే సిగ్నల్ నెట్స్లా కాకుండామేము వైర్ల వెడల్పును మార్చడం లేదు కానీ విద్యుత్ సరఫరా రౌటింగ్లో మన అవసరాలను బట్టి వైర్ల వెడల్పును మారుస్తున్నాము కాబట్టి వైర్ల పరిమాణం సర్దుబాటు చేయడం అవసరం సాధారణంగా రౌటింగ్ సమస్యలో శక్తి మరియు గ్రౌండ్ నెట్స్ మొదట అన్ని ఇతర నెట్స్ ద్వారా మళ్ళించబడతాయి మరియు నేను చెప్పినట్లుగా అవి తక్కువ రెసిస్టివిటీ కారణంగా పూర్తిగా లోహ పొరలపై వేయబడతాయి మరియు నేను మాట్లాడిన ఛానల్ రౌటింగ్ వంటి సిగ్నల్ నెట్స్ మీరు ఒక విషయం అర్థం చేసుకున్నారు మీరు ఛానెల్ రౌటింగ్ గురించి మళ్ళీ చూస్తారు అంటే మధ్యలో ఛానెల్ ఉన్న ప్రామాణిక సెల్ వరుసల జంట కాబట్టి మీరు చెప్పినది ఏమిటంటే అన్ని కణాలలోని VDD కనెక్షన్లను ఇలా కనెక్ట్ చేయవచ్చు ఇది VDD కి అంది ఇవ్వగలదు ఇక్కడ ఉన్న గ్రౌండ్ లైన్లను ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చు కానీ మధ్యలో ఉన్న ఛానెల్స్ మీకు ఇక్కడ రెండు పొరలు కావాలి మీకు ఇటు వంటి కొన్ని కనెక్షన్లు ఉండవచ్చు ఇది నేను చూస్తున్న మోడల్ కానీ మీరు దాటకూడదనుకుంటే అప్పుడు మీరు నిలువు విభాగాలలో నీలం రంగును ఉపయోగిస్తారు మరియు క్షితిజ సమాంతర విభాగాలపై ఆకుపచ్చ ఆ సందర్భంలో మాత్రమే మీరు దీన్ని ఉపయోగించలేరు మీరు దీన్ని మరియు దీన్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మీరు ఏమి చేశారో ఇక్కడ చూస్తే మేము మన VDD మరియు గ్రౌండ్ కనెక్షన్ను రౌటింగ్ చేయడానికి బ్లూ మెటల్ కొన్ని మెటల్ పొరను ఉపయోగిస్తున్నాము కాని ఛానల్ రౌటింగ్ సమయంలో కూడా మీరు ఆ లోహ పొరను మనము సాధ్యమైన చోట తిరిగి ఉపయోగిస్తున్నాము ఎందుకంటే ఛానెల్ లోపల మనము VDD మరియు గ్రౌండ్ను రౌటింగ్ చేయడం లేదు కాబట్టి దాని కోసం ఛానెల్ ప్రాంతం అందుబాటులో ఉంది అయితే మీరు సెల్ రౌటింగ్ ద్వారా ఉపయోగిస్తుంటే మనము నీలం గీతను ఉపయోగించలేము ఎందుకంటే ఇప్పటికే నీలం ఇక్కడ ఉపయోగించబడింది మనం వేరే పొరను ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము చెప్తున్నది ఛానెల్లలోని ఈ సిగ్నల్ నెట్లు లోహ పొరలను శక్తి మరియు భూమితో పంచుకోవచ్చు కాని ప్రామాణిక సెల్ విషయంలో విద్యుత్ పొర ఉంటే ప్రామాణిక సెల్లో కాదు పూర్తి కస్టమ్ డిజైన్ కోసం అవి పొరలను మార్చాలి ఎందుకంటే శక్తి మరియు భూమికి ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఉంటుంది మరియు మీరు శక్తి మరియు నేల పొరలపై వైర్ కనెక్షన్ని ఉపయోగించాలనుకోవడం లేదు స్పష్టంగా పొర యొక్క ఎంపిక మెటల్ పొర అల్యూమినియంఇది అతి తక్కువ రెసిస్టివిటీని కలిగి ఉన్న విస్తృతంగా ఉపయోగించబడుతుంది కాబట్టి దీనితో మేము ఈ ఉపన్యాసం చివరికి వస్తాము తరువాతి వారంలో మనము సమయ విశ్లేషణపై మన చర్చను ప్రారంభిస్తాము మీరు సమయ విశ్లేషణ స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ మరియు మీరు డిజైన్ను ఉల్లేఖించగల లేదా సవరించగల వివిధ మార్గాలు తద్వారా అవి టైమింగ్ విషయంలో మంచి పనితీరును కనబరుస్థాయి కాబట్టి దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వస్తాము